మనం ఇప్పటిదాకా షంట్ ఎగ్జైటెడ్ DC మెషిన్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్టిక్స్ను చూశాము ఇంకా కాంపౌండ్ మెషిన్ మరియు వాటి లక్షణాలను చూసాం ఒక చిన్న కరెక్షన్ ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నాను మీరు గుర్తుకుతెచ్చుకున్నట్లు అయితే మనం మాగ్నెటైజషన్ క్యారెక్టర్స్టిక్స్ ఇలా గీశాము మరియు ఫీల్డ్ క్యారెక్టర్స్టిక్స్ని ఇలా గీశాము ఈ రెండూ ఎక్కడ అయితే ఖండించుకుంటాయో దానిని సాధారణ స్థితిలో ఆపరేటింగ్ పాయింట్ అని పిలుస్తాము దీనిని Egఅని మరియు దీనిని If అని అనుకున్నాము నేను ఎక్స్టర్నల్ క్యారక్టర్య్స్టిక్స్ గ్రాఫ్ ప్లాట్ చేసినపుడు Vt తీసుకోవాల్సింది Vt అనేదివాస్తవానికి Eg కాదు అది ఫీల్డ్ వైండింగ్ యొక్క వోల్టేజ్ మనం ముందు లెక్చర్ లో ప్లాట్ చేసినది ఇంటర్నల్ క్యారక్టర్య్స్టిక్స్ వాటిని ఇంటర్నల్ క్యారక్టర్య్స్టిక్స్ అంటారు ఇంటర్నల్ క్యారక్టర్య్స్టిక్స్ వాస్తవానికి Eg వర్సెస్ Ia గురించి తెలియచేస్తాయి Ia అనేది ఆర్మేచర్ కరెంట్ అనగా ఇంటర్నల్ కరెంట్ Eg అనేది అంతర్గతంగా ఉత్పత్తి చేయబడిన ఓల్టేజ్ మనం ఇంతకు ముందు ఈ ఓల్టేజ్ లను గమనించాము బహుశా ఒక ఓల్టేజ్ ని ఇలా మరియు ఇంకొక ఓల్టేజ్ ని ఇలా మూడవ ఓల్టేజ్ ని ఇలా నాలుగవ ఓల్టేజ్ ని ఇలా ఇంకా మరిన్ని ఓల్టేజ్ లను మనం గమనించాము ఇంకా మనకు అందుబాటులో ఉన్న విలువల దగ్గర గీసాము బహుశా ఈ పాయింట్ ని చూస్తే దీనిని IaRa డ్రాప్ అనవచ్చు ఇదేవిధంగా అందుబాటులో ఉన్న ఇంకొక పాయింట్ ని చూస్తే దానిని ఈ పాయింట్ వద్ద IaRa డ్రాప్ గా అనుకోవచ్చు కాబట్టి దీనిని నేను Eg0 మరియు Eg1 Eg2 ఇలా అనుకోవచ్చు అప్పుడునాకు Ia విలువ ఇక్కడ జీరో గా మరియు ఇక్కడ Ia కొంచం చిన్న విలువ కలిగి ఉండవచ్చు కాబట్టి నేను దీన్ని ఈ విధంగా ప్లాట్ చేస్తాను ఇంకా ఇక్కడ Ia ఇంకా పెద్ద విలువ కలిగి ఉండొచ్చు ఈ విధంగా నిరంతరంగా మనంచూడొచ్చు ఈ విధంగా కరెంట్ విలువ నిరంతరంగా పెరుగుతూ ఉండొచ్చు కాసేపటి తరవాత బహుశా Ia ఇంకా చాలా పెద్ద విలువ కలిగి ఉండొచ్చు బహుశా ఇక్కడ నేను మరొక ఓల్టేజ్ ని గమనిస్తే నాకు ఈ విధంగా ఉంటుంది బహుశా ఈ పాయింట్ దగ్గర IaRa డ్రాప్ ఇక్కడ చూసినంత ఎక్కువగా ఉండకపోవచ్చు ఇక్కడ ఎక్కువగా ఉండొచ్చు కానీ ఇక్కడ కాస్త తక్కువ గా ఉంటుంది కాబట్టి ఇలా తగ్గుతూ వస్తుంది కాబట్టి నేను Eg మరియు Ia మధ్య గ్రాఫ్ గీసినపుడు దానిని ఇంటర్నల్ క్యారక్టర్య్స్టిక్స్ అని అంటాను అదే నేను IL మరియు Vt మధ్య గ్రాఫ్ గీసినపుడు అంటే Vt కి IL కి మధ్య గ్రాఫ్ ని ఎక్స్టర్నల్ క్యారక్టర్య్స్టిక్స్ అంటాము ఇందాక చెప్పినట్లు Eg మరియు Ia మధ్య గ్రాఫ్ ని ఇంటర్నల్ క్యారక్టర్య్స్టిక్స్ అని అంటారు దయచేసి ఈ ప్రత్యేకమైన ఆపరేటింగ్ పాయింట్ వద్ద ఇది Egమరియు Vt అవుతుంది అని గమనించండి ఇక్కడ ఓల్టేజ్ పరంగా వీటి మధ్య తేడా ఉంది పెద్ద మొత్తం లో తేడా ఉంది కాబట్టి ఖచ్చితం గా ఇక్కడ Eg తో పోలిస్తే తక్కువ మొత్తం లో Vt అందుబాటులో ఉంటుంది ఎందుకంటే అంతర్గతంగా IaRa డ్రాప్ అనేది జరుగుతున్నది స్పష్టంగా భారీ డ్రాప్ను ఇక్కడ చుపించాము మరియు ఇదే ఆర్మేచర్ కరెంట్ ను మనకు ఇస్తుంది అంతే కదా కాబట్టి వాస్తవానికి ఇది టెర్మినల్ వోల్టేజీకి అనుగుణమైన విలువ ఒకవేళ నేను Eg గమనిస్తే అది ఇక్కడ ఉంది మరియు Vt ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో టెర్మినల్ వోల్టేజ్ Vt ఖచ్చితంగా చిన్నదిగా ఉంటుంది ఎందుకంటే Vt అన్నది అవుట్ ఫుట్ గా మరియు ఫీల్డ్ కి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఇది Rf మరియు ఇక్కడ IfRf ఇలా ఉంటుంది ఇంకా లోడ్ అన్నది ఇక్కడ ఉంటుంది Vt ఇక్కడ ఉంటుంది Vt నిIL తో డివైడ్ చేస్తే RL వస్తుంది సో ఇపుడు ఇది RL మరియు ఇది IL మరియు IL అనేది సుమారు Iaకి సమానంగా ఉంటుంది అని అనుకోవచ్చు ఎందుకంటే Ifఅనేది ఆర్మేచర్ ద్వారా సరఫరా చేయబడిన మొత్తం కరెంటు లో చాలా చాలా చిన్న భాగం మాత్రమే నిజానికి RFఅనేది చాలా పెద్ద వాల్యూ కాబట్టి ఇంకా Iaఅనేది సుమారు IL కి సమానంగా ఉంటుంది అనుకోవచ్చు కానీ Eg అనేది Vt కి సమానంఅని ఖచ్చితంగా అనుకోలేము దీని కారణంగానే ఒక చిన్న కరెక్షన్ చేయాలి అనుకుంటున్నాను మీరు ఏమైనా ప్రశ్నలు పరిష్కరించుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఇప్పుడు అడగవచ్చు థాంక్ యూ కాబట్టి షంట్ ఎగ్జైటెడ్ జనరేటర్ ఇక చాలు నేను ఇంకొక్కసారి కాంపౌండ్ జెనరేటర్ కోసం గీసిన క్యారెక్టర్స్టిక్స్ ని మరోసారి జ్ఞాపకం తెచ్చుకుంటాను ప్రాథమికంగా ఇపుడు ఇక్కడ మనం ఏమి చుస్తున్నామంటే లోడ్ కరెంట్ లేదా ఆర్మేచర్ కరెంట్ ని మరియు టెర్మినల్ వోల్టేజ్Vt లను చూస్తున్నాము నేను ఐడియల్ క్యారెక్టర్స్టిక్స్ గురించి చూస్తే క్యారెక్టర్స్టిక్స్ ఈ విధంగా ఉంటాయి అదే నేను షంట్ జెనరేటర్ క్యారెక్టర్స్టిక్స్ ని లేదా సపరేట్ లీ ఎగ్జైటెడ్ అయిన జనరేటర్ ని గమనిస్తే ఈ విధంగా డ్రాప్ ఉంటుంది దీనిని మనం షంట్ అనవచ్చుఅంటే ఇక్కడ సీరీస్ కానీ సిరీస్ వైండింగ్ కానీ లేదని అర్థం కాబట్టి ఇది ఐడియల్ క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉండాలి కానీ ఒకవేళ నేను సిరీస్ వైండింగ్ సహాయంతో కాంపెన్సేషన్ అందిస్తే అప్పుడు మొత్తం ఫ్లక్స్ అనేది పెరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మొత్తం ఫ్లక్స్ అనేది షంట్ ఫ్లక్స్ మరియు సిరీస్ ఫ్లక్స్ ని కలిపితే వస్తుంది నేను అధికంగా కాంపెన్సేషన్ అందిస్తే అప్పుడు వోల్టేజ్ కొద్దిగా పెరుగుతుంది కాబట్టి నేను దీనిని ఓవర్ కాంపౌండింగ్ అని పిలుస్తాను అయితే ఇక్కడ నేను షంట్ కాన్ఫిగరేషన్ మరియు ఐడియల్ కాన్ఫిగరేషన్ లేదా లెవెల్ కాంపౌండ్డ్ కాన్ఫిగరేషన్ మధ్య ఉన్న దీనిని అండర్ కాంపౌండింగ్ అని పిలుస్తాము ఒకవేళ నాకు తగినంత కాంపెన్సేషన్ ఉండి ఇవి ఐడియల్ క్యారెక్టర్స్టిక్స్ దగ్గరగా ఉంటే అంటే ఐడియల్ క్యారెక్టర్స్టిక్స్ కు చాలా దగ్గరగా ఉంటే టెర్మినల్ వోల్టేజ్ నేను వేసే లోడ్ తో సంబంధం లేకుండా స్థిరంగా ఉంటుంది అప్పుడు దీనిని లెవెల్ లేదా ఫ్లాట్ కాంపౌండింగ్ అని పిలుస్తాము ఇక్కడ మనం చూసిన ఈ మూడు క్యుములేటివ్లీ కాంపౌండెడ్ జనరేటర్ విభాగానికి సంబంధించినవి కాబట్టిక్యుములేటివ్లీ కాంపౌండెడ్ జనరేటర్ ఏమి సూచిస్తుంది అంటే సిరీస్ మరియు షంట్ అనేవి ఎప్పుడూ ఎయిడింగ్ కాన్ఫిగరేషన్లో ఉంటాయి అంటే అవి ఒకదానికొకటి సహాయపడతాయి మరియు మనం చివరగా చూసినది డిఫరెన్షియల్ కాంపౌండెడ్ కి చెందినది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ అనేది సున్నా కి పడిపోతుంది ఎందుకంటే ఏదో ఒక పాయింట్ దగ్గర సిరీస్ ఫీల్డ్ పూర్తిగా షంట్ ఫ్లక్స్ ని వ్యతిరేకించడం వల్ల ఓవరాల్ గా జెనెరేట్ అయిన వోల్టేజ్ అనేది సున్నాఅవుతుంది కాబట్టి దీనిని మనం డిఫరెన్షియల్ కాంపౌండింగ్అని పిలుస్తాము అంటే ఇవి నిజానికి డిఫరెన్షియల్ కాంపౌండెడ్ జనరేటర్ కి సంబంధించిన లక్షణాలు ఈ డిఫరెన్షియల్లీ కాంపౌండెడ్జనరేటర్ కి ఒకే ఒక్క అప్లికేషన్ మాత్రమే ఉంది ఆ ఒక్క అప్లికేషన్ ఎక్కడ అంటే అది వెల్డింగ్ లోమాత్రమే వెల్డింగ్ లో ఉండే వర్క్పీస్ అనేది ఎలక్ట్రోడ్ కు అతుక్కున్నప్పుడు డెడ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇలా డెడ్ షార్ట్ సర్క్యూట్ వచ్చినపుడుమనకు కరెంట్ అనేది చాలా పెద్దవిలువకి చేరకూడదు నిజానికి ఇది మనకు షార్ట్ సర్క్యూట్ కండిషన్ను తెలియ చేస్తుంది ఇది అక్షరాలా షార్ట్ సర్క్యూట్ కండిషన్ ను చూపిస్తుంది ఇలాంటి పరిస్థితిలో కరెంటుని పరిమితంగాఉంచాలి అనుకున్నపుడు మరియు షార్ట్ సర్క్యూట్ నందు వోల్టేజ్ అన్నది తప్పకుండా సున్నా అవుతుంది కాబట్టి ఇది మనకు చాలా ఉపయోగ పడుతుంది ఎందుకంటే కరెంటు ఒక నిర్ధిష్ట విలువనుమించకుండా ఉండడానికిఎటువంటి ప్రత్యకమైన నియంత్రణను కలిగి ఉండనవసరం లేదు కాబట్టి వెల్డింగ్ జనరేటర్ విషయంలో నేను డిఫరెన్షియల్లీ కాంపౌండెడ్DC జనరేటర్ ని వాడవచ్చు మరియు అది వర్క్ పీస్ పని భాగం మరియు ఎలక్ట్రోడ్ ఒక దానికి ఇంకొకటి అతుక్కున్నప్పుడు చాలా చక్కగా పని చేస్తాయి ఇక్కడ ఇప్పటి కీ షార్ట్ సర్క్యూట్ గానే ఉంటుంది మరియు ఈ పరిస్థితిలో కరెంటు కూడా పరిమితంగానే ఉంటుంది ఎందుకంటే డిఫరెన్షియల్లీ కాంపౌండెడ్జనరేటర్ వాడినపుడు వోల్టేజ్ కూడా పరిమితంగా ఉంటుంది కానీ మిగిలిన అప్లికేషన్స్ అన్నిటిలోను క్యుములేటివ్లీ కాంపౌండెడ్ జనరేటర్ అవసరం అవుతుంది వోల్టేజ్ ను స్థిరంగా ఉంచాలన్న లేదా మెషిన్ ను లోడ్ చేసే సమయంలో వోల్టేజ్ ను కొద్దిగా పెంచాలన్నక్యుములేటివ్లీ కాంపౌండెడ్ జనరేటర్ వాడవచ్చు సాధారణంగా జనరేటర్ క్యారెక్టర్స్టిక్స్ని ఫీల్డ్ ఎక్సైటేషన్ తో పాటు గీస్తాము మరియు మెయిన్ ఫీల్డ్ ఎక్సైటేషన్ ని స్థిరంగా ఉంచుతాము ఇంకా IF షంట్లో ఎటువంటి తేడా లేకుండా స్థిరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రైమ్ మూవర్ యొక్క స్పీడ్ω ని కూడా స్థిరంగా ఉంచుతాము ఈ రెండిటిని స్థిరంగా ఉంచడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలా ఉంచినప్పుడు జనరేటర్ ఇక్కడ చెప్పబడిన వోల్టేజ్ ని మరియు పవర్ లేదా కరెంటు ని జనరేట్ చేయగలదా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఎక్సైటేషన్ మరియు స్పీడ్ ని స్థిరంగా ఉంచుతున్నాము స్పీడ్ అనేదిప్రైమ్మూవర్ యొక్క క్యారెక్టర్స్టిక్ అన్న విషయం మీరు దయచేసి గమనించండి ఇక్కడ ప్రైమ్ మూవర్ ని మనం పరీక్షించడం లేదు కానీ మనం జనరేటర్ నిపరీక్షిస్తున్నాము ఇక్కడ నేను ప్రైమ్ మూవర్ క్యారెక్టర్స్టిక్ ని పరిగణలోకి తీసుకోవట్లేదు మరియు స్పీడ్ ని స్థిరంగా ఉంచుతాము ఒక స్థిరమైన స్పీడ్ ని ఉంచినప్పుడు జనరేటర్ ఎలా స్పందిస్తుందో తెలుసు కోవాలి అనుకొంటున్నాను సాధారణంగా జనరేటర్ యొక్క క్యారెక్టర్స్టిక్స్ ని గీసినపుడు ఈ రెండిటిని స్థిరంగా ఉంచాలి అనుకుంటున్నాను ఫీల్డ్ ఎక్సైటేషన్ ని రేటెడ్ ఎక్సైటేషన్ వద్ద స్థిరంగా ఉంచుతాను రేటెడ్ ఎక్సైటేషన్యొక్క నిర్వచనం మనం ఇంతకు ముందుగానే చూశాము ఏ ఫీల్డ్ కరెంట్ యొక్క విలువ దగ్గర అయితే ఈ జనరేటర్ రేటెడ్ వోల్టేజ్ను జనరేటర్ చేస్తుందో దానినే రేటెడ్ ఎక్సైటేషన్అని అంటాము మరియు స్పీడ్ కూడామనం ఎంచుకున్న స్పీడ్లేదా రేటెడ్ స్పీడ్ అయి ఉండాలి కాబట్టి దీనిని రేటెడ్ ఎక్సైటేషన్ అని పిలుస్తారు నేను ఇప్పుడు ఫీల్డ్ కరెంట్ ముఖ్యంగా షంట్ ఫీల్డ్ కరెంట్ను రేటెడ్ విలువ వద్ద ఉంచబోతున్నాను చివరగా మనం చాలా తక్కువ గా ఉపయోగించబడే సిరీస్ జెనరేటర్ గురించి చర్చించబోతున్నాం దీనిని చాలా తక్కువ గా ఉపయోగించినప్పటికీ కొనసాగింపు కోసం చర్చించబోతున్నాం మరియు దీనిని చాలా తరచుగా మోటారుగా ఉపయోగిస్తాము సిరీస్ మోటార్లను చాలా చోట్ల ఉపయోగిస్తాము కానీ సిరీస్ జెనరేటర్ను ఎప్పుడూ ఎక్కువగా ఉపయోగించరు ఆలోచించ వలసిన విషయం ఏంటంటే సిరీస్ జెనరేటర్ విషయానికొస్తే ఫీల్డ్ ఇక్కడ ఉంటుంది మరియు లోడ్ను ఇక్కడ కనెక్ట్ చేయాలి ఇక్కడ లోడ్ లేనప్పుడు ఫీల్డ్ కరెంట్ కూడా ఉండదు మరియు ఫీల్డ్ కరెంట్ లేకపోతే రెసిడ్యుల్ మాగ్నెటిజం తప్ప వేరే జనరేషన్ ఉండదు కాబట్టి సిరీస్ జనరేటర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ గీయవలసిన అవసరం ఏమీ ఉండదు ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్గా ఉంచితే ఫీల్డ్ కరెంట్ గురించి ఆలోచించాలి ఫీల్డ్ కరెంట్ లేనప్పుడు ఎటువంటి క్యారెక్టర్స్టిక్స్ గీయవలసిన అవసరం లేదు ఒకవేళ నేను సిరీస్ ఫీల్డ్ను S1S2 అని అనుకుంటే నేను ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ గీయడానికి S1S2 ని విడిగా ఎక్సైట్ చేస్తాను ఇది ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ ని గీయడానికి ఉన్న ఒకే ఒక మార్గం దాని కోసం అన్నిటి కంటే ముందు నేను S1 S2 ను విభిన్నమైన ఫీల్డ్ కరెంట్ వచ్చేవిధంగా విడిగా ఎగ్జైటె చేయాలి అపుడు ఆర్మేచర్ లో ఎటువంటి వోల్టేజ్ జనెరేట్ అవుతుందో మనం గమనించాలి కాబట్టి నేను ఇక్కడ వోల్ట్ మీటర్ ఉంచబోతున్నాను నేను ఒక DC వోల్టమీటర్ను కనెక్ట్ చేయబోతున్నాను DC వోల్టమీటర్ ప్లస్ మైనస్ ను ఇలా ఉండేలా కనెక్ట్ చేస్తాను ఇలా ఉంచినప్పుడు వేర్వేరు ఫీల్డ్ కరెంట్ విలువల వద్ద నాకు ప్రాథమికంగా ఆర్మేచర్ లో జనరేట్ అయినా వోల్టేజ్ తెలుస్తుంది అయితే ఇక్కడ మనం ఒక విషయం లో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సిరీస్ ఫీల్డ్ ఎల్లప్పుడూ ఆర్మేచర్తో సిరీస్లో అనుసంధానించబడి ఉంటుంది మనకు Ra మరియు Rfseries ఒకదానితో ఒకటి పోల్చే విధంగా ఉంటాయి అంటే ఒకవేళ ఈ అర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ 0 2 లేదా 0 3Ω అని అనుకుంటే అపుడు సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ కూడా 0 2 లేదా 0 3 Ω మాత్రమే ఉంటుంది అంతే కానీ అంత కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండదు ఎందుకంటే అది ఆర్మేచర్ కరెంట్ ఎంత కరెంట్ తీసుకెళ్తుందో అంతే కరెంట్ తీసుకెళ్లాలి అంతే కదా కానీ నేను ఇక్కడ సరఫరా చేస్తున్నది దాదాపు 220V దాకా ఉంటుంది నాకు లాబొరేటరీలో కానీ ఇండస్ట్రీ వాతావరణంలో కానీ ఇంత కంటే వేరే సరఫరా ఉండకపోవచ్చు కాబట్టి నేను ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ పరీక్షను నిర్వహించాలనుకున్నప్పుడు నేను తప్పనిసరిగా 220 వోల్ట్లను అప్లై చేయాలి ఇలా 0 2 రెసిస్టెన్స్ కి 220 వోల్ట్స్ అప్లై చేసినపుడు చాలా భారీ మొత్తంలో కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి నేను అలా చేయలేను మరియు దయచేసి గ్రహించండి ఇది మోటర్ అనుకున్నా కూడా బ్యాక్ EMF లేదా జనరేటెడ్ EMF కలిగి ఉంటుంది కాబట్టి నేను సిరీస్ ఫీల్డ్ వైన్డింగ్ ని గమనిస్తే సిరీస్ ఫీల్డ్ వైన్డింగ్ మరియు ఆర్మేచర్ రెసిస్టన్స్ అనేవి లోడ్ రెసిస్టన్స్ తో కలిసి కరెంటుని పరిమితం చేస్తాయి కాబట్టి EgRaRfseriesRL Ra Rfseries మరియు RL అన్ని సిరీస్ లో రావడం వల్ల కరెంటు అనేది పరిమితం అవుతుంది అదే నేను 220 వోల్ట్స్ సిరీస్ ఫీల్డ్ వైన్డింగ్ కి మాత్రం సరఫరా చేసినపుడు కరెంటు ని పరిమితం చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి నేను తప్పనిసరిగా ఎక్స్టర్నల్ రెసిస్టన్స్ ని ఇక్కడ చేర్చాలి ఎక్స్టర్నల్ రెసిస్టన్స్ ని చేర్చక పోతే సిరీస్ ఫీల్డ్ చాలా ఎక్కువ గా అంటే చాలా పెద్ద మొత్తం లో కరెంటు ని తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా 220 వోల్ట్స్ సరఫరాను నేరుగా సిరీస్ ఫీల్డ్ తో కనెక్ట్ చేయడం మంచిది కాదు కాబట్టి నేను తప్పనిసరిగా ఎక్స్టర్నల్ రెసిస్టన్స్ ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది కాబట్టి సిరీస్ ఫీల్డ్ కరెంటు ద్వారా ప్రవహించే కరెంటు ని ఇక్కడ కలిగి ఉంటాము దానిని Ifs సిరీస్ ఫీల్డ్ కరెంటు అనిపిలవచ్చు ఈ కరెంటు ని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని అడ్జస్ట్ చేయడo ద్వారా ఈ కరెంటు ని కూడా అడ్జస్ట్ చేయవచ్చు మరియు నేను దీని ద్వారా ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ ని కూడా పొందవచ్చు కాబట్టి OCC కి ఒక వైవు Ifs మరియు ఇంకొక వైవు Eg ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నది Eg అవుతుంది కాబట్టి నాకు ప్రధానంగా ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ వచ్చాయి ఇవి దాదాపు ఇలా ఉంటాయి ఇపుడు దీనిని క్యారెక్టర్స్టిక్స్ గా తీసుకుంటే Ifshunt తో పోల్చి చూసినప్పుడు దీనిని Ifs అని ఖచ్చితంగా చెప్పగలను Ifshunt అనేది 0 1 0 2 0 3 ఆంపియర్లు అయితే Ifseries అనేది 1 2 మరియు 3 ఆంపియర్లు అయి ఉంటుంది దయ చేసి అర్థం చేసుకోవాలి సిరీస్ ఫీల్డ్ ఎల్లప్పుడూ కొన్ని ఆంపియర్లు విలువ ఉన్న ఆర్మేచర్ కరెంట్ను కలిగి ఉంటుంది ఎందుకంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది 0 1 0 2 మాత్రమే మరియు ఇదే మొత్తానికి పవర్ ని జనెరేట్ చేస్తుంది పైగా ఒక వైపు షంట్ ఫీల్డ్ 150 లేదా 200Ω ల రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఒక వేళ నేను 220 వోల్ట్లను 200 ఓం లతో విభజించినట్లయితే చాలా తక్కువ కరెంట్ పొందుతాను సాధారణంగా Ifshunt ని గమనిస్తే 0 1 లేదా 0 5 ఆంపియర్లు క్రమంలో ఉంటుంది కానీ Ifseries అనేది దాదాపు పెద్ద మెషిన్ అయితే కొన్ని పదుల ఆంపియర్లు అదే చాలా పెద్ద మెషిన్ అయితే కొన్ని వందల ఆంపియర్లను కలిగి ఉంటుంది వాస్తవానికి ఇది మెషిన్ యొక్క రేటింగ్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ తక్కువ గా ఉండదు చాల వరకు ఇది తప్పకుండ పదుల ఆంపియర్లు కలిగి ఉంటుంది అంతే కదా కానీ షంట్ ఫీల్డ్ లో ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ గీసినప్పుడు కరెంట్ విలువ 0 కాబట్టి తక్కువ పరిధి ఉన్న మీటర్ ని షంట్ జనరేటర్ ఫీల్డ్ కాయిల్లో ఉపయోగిస్తారు మరియు ఎక్కువ పరిధి ఉన్న మీటర్లని ఎప్పుడూ సిరీస్ ఫీల్డ్ కాయిల్ లో ఉపయోగిస్తారు కాబట్టి ఇధీ సిరీస్ జెనరేటర్ యొక్క OCC కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్టిక్స్ ని క్లుప్తంగా చూడటానికి ప్రయత్నిద్దాం కాబట్టి నేను వాస్తవానికి OCC ని ఇలా కలిగి ఉంటే ఇది Eg మరియు ఇది Ifs అయి ఉంటుంది అలాగే తరువాత నేను దీనిని నిజానికి సిరీస్ జనరేటర్ గా కనెక్ట్ చేసినపుడు నేను దీనిని యాదృచ్ఛికంగా Ia అని కూడా అనుకోవచ్చు మరియు ఫీల్డ్ ని కలిగి ఉంటాను అప్పుడు లోడ్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది RL ఒకవేళ నేను దీనిని ప్లస్ అనుకుంటే మరియు దీనిని మైనస్ అనుకుంటే ఇది టెర్మినల్ వోల్టేజ్ Vt గా ఉంటుంది మరియు ఇక్కడ Ra ఇక్కడ Rfs ఉంటాయి ఇక్కడ డ్రాప్ ఎంత ఉంది అన్నది మరియు టెర్మినల్ వోల్టేజ్ ఎంత ఉంది అన్నది గమనిస్తే టెర్మినల్ వోల్టేజ్ అనేది Eg IaRaRfsఅవుతుంది కాబట్టి బహుశా నేను ఆ లైన్ ని ఈ విధంగా గీస్తున్నాను నాకు తోచినట్లు గా నేను ఈ లైన్ ను గీస్తున్నాను ఇది నిజానికి IaRaRfsఅవుతుంది ఈ గీత యొక్క వాలు అనేది Ra Rfs అవుతుంది అంటే సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ మరియు ఆర్మేచర్ రెసిస్టెన్స్ కలపగా వచ్చేది ఇప్పుడు ఇంకా ఎంత అయితే మిగిలి ఉందో అది మాత్రమే టెర్మినల్ వోల్టేజ్ అవుతుందిఇది మాత్రమే మనకు అన్ని పాయింట్స్ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ గా లభిస్తుంది ఇది ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ మరియు Ra Rfs గీతల మధ్య తేడా ఈ రెండింటి మధ్య ఉన్న తేడా మనకు టెర్మినల్ వోల్టేజ్ గా వస్తుంది ఈ విధంగా నేను ప్రతి పాయింట్ వద్ద టెర్మినల్ వోల్టేజ్ ని పొందవచ్చు ఇది Vt1 మరియు బహుశా ఇది Vt2 ఇలా మిగిలినవి కూడా ఉంటాయి ఈ విధంగా టెర్మినల్ వోల్టేజ్ పొందుతాను కాబట్టి నేను నిజానికి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్టిక్స్ ని ప్లాట్ చేయాలి అనుకున్నపుడు దీనిని Ia అనుకోవాలి మరియు Ia అనేది IL మరియు If కి సమానముగా ఉంటుంది ఏ మాత్రమూ తేడా ఉండదు నేను దీనిని Ia అనుకుంటే మరియు దీనిని If అని అనుకోవచ్చు లేదా IL అని కూడా అనుకోవచ్చు అన్ని సమానంగానే ఉంటాయి అన్నీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడూ సిరీస్ మెషీన్లో తప్పనిసరిగా ఒకే విలువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ విలువ ఎలా ఉంటుందో ప్లాట్ చేస్తే అది ఖచ్చితంగా Eg కన్నా తక్కువగా ఉంటుంది టెర్మినల్ వోల్టేజ్ విలువ తప్పకుండ Eg కన్నా తక్కువగా ఉంటుంది అది ఇలా మొదలు అవుతుంది ఇంకా నేను ఇలా గీసినపుడు ఇక్కడ నాకు లభించే ఆంప్లిట్యూడ్ చాలా తక్కువ గా ఉంటుంది బహుశా ఇక్కడ డ్రాప్ అనేది ఇంకా ఎక్కువ గా ఉంటుంది దీని కారణంగా వోల్టేజ్ అనేది ఖచ్చితంగా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే Ia విలువ ఇక్కడ పెరుగుతోంది కాబట్టి IaRaRfs కూడా ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి లోడ్ టెర్మినల్ వద్ద ఉన్నది కూడా తగ్గిపోతుంది ఒకవేళ నేను IL ని RL తో గుణించగా వచ్చిన లోడ్ క్యారెక్టర్స్టిక్స్ కలిగి ఉంటే బహుశా నాకు IL ని RL తో గుణించగా వచ్చిన విలువ ఈ లైన్ దగ్గర ఉన్నట్లు అయితే ఇది లోడ్ లైన్ అవుతుంది ఈ సందర్భంలో ఇది Vt కి సమానం గా ఉంది దానినే ఇక్కడ గీస్తున్నాము కాబట్టి ఇది Ia లేదా IL లేదా Ifs ఇవి అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి X యాక్సిస్ ని ఈ మూడింటిలో ఏదైనా అనుకోవచ్చు కాబట్టి ఇచ్చిన లోడ్ కి ఇది ఆపరేటింగ్ పాయింట్ అవుతుందిఇక్కడ లోడ్ లైన్ ఈ క్యారెక్టర్స్టిక్స్ ను కలుస్తోంది కాబట్టి ఇది వాస్తవానికి Vt విలువ అవుతుంది ఒకవేళ లోడ్ రెసిస్టెన్స్ కానీ వేరేగా ఉంటే సాధారణంగా లోడ్ రెసిస్టెన్స్ ఎక్కువ గా ఉంటుంది కాబట్టి దీనిని RL1 గా పిలవచ్చు అదే విధంగా నేను ఇంకొక వేరే విలువ ఏదైనా అనుకుంటే దానిని RL2 గా పిలవచ్చు మరియు RL2 అనేది RL1 కంటే పెద్ద విలువ ని కలిగి ఉంటే ఇలాంటి పరిస్థితిలో ఓల్టేజ్ చాలా తక్కువ ఉంటుంది నేను లోడ్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ గా పెంచినపుడు లేదా మరీ తక్కువ గా కరెంట్ ఉన్నప్పుడు నా సిరీస్ జెనరేటర్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ మొదలవుతుంది స్టూడెంట్ 2543 ప్రొఫెసర్ ఒక పాయింట్ తర్వాత ఇది తగ్గుతుంది ఎందుకంటే నేను డ్రాప్ చూసినట్లయితే వోల్టేజ్ శాచ్యురేటెడ్ విలువతో పోల్చినప్పుడు ఈ IaRaడ్రాప్ IaRaRFSడ్రాప్ అనేది ఎక్కువగా ఉంటుంది దయచేసి గుర్తుచేసుకోండి శాచ్యురేటెడ్ అయినది ఈ వోల్టేజ్ శాచ్యురేట్ అయి ఉన్నది కాబట్టి ఇది స్థిరమైన విలువ కలిగి ఉంటుంది దీని నుంచి నేనుIaRaRFSడ్రాప్ తీసి వేస్తున్నాను విద్యార్థి 2621 ప్రొఫెసర్ లేదు ఇక్కడి వరకు అది పెరుగుతోందని చూడండి కాబట్టి కొంత సమయం వరకు నేను పెరుగుదలను చూపిస్తున్నాను తర్వాత అది తగ్గిపోవటం మొదలవుతుంది అవును మీరు సరిగా చెప్పారు అక్కడ సమాంతర భాగం అంత ఉండదు అది తగ్గడం ప్రారంభించాలి ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ ముగుస్తుంది అతని ప్రశ్న మీకు అర్థం అయినది కదా అతను అడుగుతుంన్నది ఏమిటంటే సాచ్యురేషన్ వచ్చిన తర్వాత ఓల్టేజ్ సమాంతరంగా చూపబడినది అయితే దాని తర్వాత అది తగ్గడం ప్రారంభించాలి ఎందుకంటే వోల్టేజ్ అనేది స్థిరంగా ఉంది మరియు Iaపెరుగుతున్నందువల్ల IaRaడ్రాప్ నిరంతరం పెరుగుతుంటుంది కాబట్టి మనకు ఫ్లాట్ భాగం ఉండకూడదు అది వెంటనే తగ్గడం ప్రారంభించాలి అతని అర్థం ఏమిటంటే బహుశా నేను క్యారెక్టర్స్టిక్స్ ఇలా గీయాలి ఇది ఇక్కడ వరకు పెరుగుతూ వెళ్లి దాని తర్వాత తగ్గడం ప్రారంభించాలి అరుదుగా మాత్రమే సమాంతర భాగం ఉండాలి సిరీస్ జనరేటర్ లో ఇది సరైనది దీనితో DC మిషన్స్ కు సంబంధించినంత వరకు జనరేటర్ పనితీరు మరియు జనరేటర్ క్యారెక్టర్స్టిక్స్ మీద మన చర్చ దాదాపుగా ముగిసింది ఇప్పుడు మనము మోటార్స్ వెళ్దాము ఇప్పటివరకు మనం చూసినది ఏమిటంటే నేను మెకానికల్ పవర్ ఇన్పుట్ గా ఇచ్చాను అందులో కొంత భాగము ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ గా వెళ్తాయి ఇవి రొటేషనల్ లేదా మెకానికల్ లాసెస్ కు అనుగుణంగా ఉంటాయి ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అనేవి ఘర్షణ వలన మరియు దాని చుట్టూ ఉన్న కదలికకు ఆటంకం కలిగిస్తున్న గాలి కారణంగా కలుగుతాయి ఎందుకంటే మనము యంత్రాన్ని శూన్యంలో నడపడం లేదు దాని చుట్టూ గాలి ఉంది కాబట్టి దీనిని విండేజ్ లాస్ అంటారు కాబట్టి ఈ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అనేవి మెకానికల్ లాసెస్ నిజానికి వీటి తర్వాత మిగిలినది DC మిషన్ కు ఇవ్వబడుతుంది ఈ DC మిషన్ ఏదైతే జనరేటర్ లాగా పని చేస్తోందో అది మెకానికల్ పవర్ ను ఎలక్ట్రికల్ పవర్ గా విద్యుదయస్కాంత మాధ్యమం ద్వారా మారుస్తుంది మధ్యలో ఉన్న ఈ విద్యుదయస్కాంత మాధ్యమం మార్పు చేస్తుంది ఇప్పుడు చాలా స్పష్టంగా దీనికి కూడా కొన్ని లాసెస్ ఉంటాయి మనము సామాన్యంగా చూసేవాట్లో ఫీల్డ్ సర్క్యూట్ నందు ఉండే If2Rf లాస్ ఒకటి నిజానికి నేను కొన్నిలాసెస్ ను కోర్ లాసెస్ అని పిలవడం లేదు ఎందుకంటే ఇవి కాపర్ లాసెస్ ఫీల్డ్ లో ఉన్న కాపర్ యొక్క రెసిస్టన్స్ వలన వస్తాయి నేను ఫీల్డ్ కు DC పంపుతున్నాను కాబట్టి హిస్టెరిసిస్ లాసెస్ మరియు ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉండవు కాబట్టి నేను వీటిని కోర్ లాసెస్ అని పిలవను ఇవి సిస్టం లో ఉన్నIf2Rf కాపర్ లాసెస్ తర్వాత నేను ఆర్మేచర్ కాపర్ లాసెస్ కలిగివుంటాను మరియు ఆర్మేచర్ కొంచెం కోర్ లాసెస్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఆర్మేచర్ కొద్దిగా కోర్ లాసెస్ కలిగి ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఆర్మేచర్ ఆల్టర్నేటింగ్ కరెంట్ కలిగి ఉంది ఇది DC కరెంట్ కాదు కాబట్టి ఆర్మేచర్ లామినేట్ చేయబడాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఆర్మేచర్ కోర్ లాసెస్ మరియు ఆర్మేచర్ కాపర్ లాస్ ఏదైతే నిజానికి Ia2Ra అవుతుందో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పుడు దీని తరువాత లభ్యమయ్యేది ఉపయోగకరమైన అవుట్పుట్గా బయటకు రాబోతోంది ఇది Vt మరియు IL ల లబ్దం అవుతుంది లోడ్ కరెంట్ మరియు టెర్మినల్ వోల్టేజ్ ల లబ్దం రూపంలో ఏదైతే లభిస్తోంది అది ఉపయుక్తకరమైన అవుట్ ఫుట్ పవర్ అవుతుంది ఇది ముఖ్యంగా నా జనరేటర్ లో జరిగే పవర్ ఫ్లో తెలియజేస్తుంది అయితే ఒకవేళ నేను మోటర్ చూస్తే నేను నేను ఇక్కడ మోటర్ కలిగి ఉంటాను అయితే ఇక్కడ నేను నిజానికి ఇన్పుట్ గా Va మరియు Ia ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి మొత్తానికి నేను ఆర్మేచర్ వోల్టేజ్ మరియు ఆర్మేచర్ కరెంట్ ఇవ్వాలి నేను ఇది Ia అనడానికి బదులుగా ILఅని చెప్పడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇది మిషన్ లోకి ప్రవహిస్తున్న మొత్తం లైన్ కరెంట్ ఒకవేళ ఇది షంట్ మిషన్ అయితే నాకు కొంత కరెంట్ ఫీల్డ్ సర్క్యూట్ లో ప్రవహిస్తుంది కొంత ఆర్మేచర్ సర్క్యూట్ లో ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని Vt మరియు IL ల లబ్దంగా రాయాలి దీనిలో మళ్లీ నేను కొద్దిగా If2Rf రూపంలో కొంచెం Ia2Ra రూపంలో మరియు ఆర్మేచర్ కోర్ లాసెస్ రూపంలో కూడా నష్టపోతాను కాబట్టి విద్యుత్ శక్తి రూపంలో నా యంత్రానికి కొంత శక్తిని ఇచ్చిన తర్వాత లాసెస్రూపంలో కొంత శక్తి ఖచ్చితంగా నష్టపోతాము చివరికి బయటికి వచ్చేది నిజానికి మెకానికల్ పవర్ అవుట్ ఫుట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నిజానికి నష్టపోయేది ఏమిటంటే ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఇప్పుడు ఆఖరిగా మిగిలినది ఉపయోగపడే మెకానికల్ అవుట్ ఫుట్ కాబట్టి ఇది వెలుపలకు వచ్చే ఉపయోగపడే మెకానికల్ అవుట్ ఫుట్ ప్రొఫెసర్ మరియు విద్యార్థుల మధ్య సంభాషణ మొదలవుతుంది విద్యార్థి 3304 ప్రొఫెసర్ సాధారణంగా DC మెషీన్లో మనం ఫీల్డ్ను లామినేట్ చేయబోవడం లేదు మరియు ఫీల్డ్ను ఉత్తేజపరిచేందుకు మనము ఎల్లప్పుడూ DC కరెంట్ ఇవ్వబోతున్నాం నేను ఇక్కడ ఇస్తున్నది కూడా DC వోల్టేజ్ ఇది DC వోల్టేజ్ మరియు ఇది DC కరెంట్ ఇది పూర్తిగా DC అవ్వడం వలన ఇక్కడ హిస్టెరిసిస్ లేదు ఎడ్డీ కరెంట్ లేదు ఒకవేళ నేను ఫ్లక్స్ పరంగా ముందుకు వెనుకకు వెళుతుంటేనో లేక నేను హిస్టెరిసిస్ లూప్లో ప్రయాణిస్తున్నట్లయితే మాత్రమే ఎడ్డీ కరెంట్ మరియు హిస్టెరిసిస్ కనిపిస్తాయి ఇవి DC మిషన్ ఫీల్డ్ సిస్టం లలో ఎప్పుడూ జరగదు ఆర్మేచర్ లో మనకు AC ఉంది మనము లోపల AC కలిగి ఉన్నాము అయితే మనకు స్ప్లిట్ రింగ్ ద్వారా బయటకు వచ్చేది DC కావున కామ్యుటేటర్ మరియు బ్రష్లు ఉపయోగిస్తాము కాబట్టి లోపల ఉన్నది AC కాబట్టి దీనికి హిస్టెరిసిస్ లాసెస్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉంటాయి అందుకే మనము ఆర్మేచర్ కోర్ లాసెస్ ను వ్రాస్తాము కాబట్టి ఆర్మేచర్ కోర్ లాసెస్ కలిగి ఉంటుంది అయితే ఫీల్డ్ కోర్ లాసెస్ కలిగి ఉండదు కాబట్టి ఇది DC మోటారు మరియు DC జనరేటర్ రెండింటికి సంబంధించినంతవరకు ప్రాథమిక పవర్ ఫ్లో డయాగ్రమ్ అవుతుంది కాబట్టి మనం ఎఫిషియన్సీ లెక్కించేటప్పుడు ఉపయోగపడే అవుట్ ఫుట్ ఇది మనము మాట్లాడుకునేది మోటార్ లేదా జనరేటర్ అయితే ఇది మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అవుతుంది దీనిని మొత్తం ఇన్పుట్ తో భాగిస్తే మనకు ఎఫిషియన్సీ వస్తుంది కాబట్టి నేను ఇస్తున్న మొత్తం ఇన్పుట్ మరియు నేను చివరికి పొందిన ఉపయోగకరమైన అవుట్పుట్ ఆధారంగా ఎఫిషియన్సీ లెక్కించబడుతుంది మరియు రేటింగ్స్ సాధారణంగా ఉపయోగకరమైన అవుట్పుట్ రూపంలో ఇవ్వబడతాయి కాబట్టి ఒక DC మిషన్ ఇస్తే ఇది 2 2 కిలో వాట్స్ మిషన్ 2 కిలో వాట్ ఉపయోగకరమైన అవుట్పుట్ను సూచిస్తుంది నేను వోల్టేజ్ మరియు కరెంట్ ఇస్తున్నప్పుడు రేటెడ్ కరెంట్ మరియు రేటెడ్ వోల్టేజ్ అది DC మోటారు అయితే అది ఇన్పుట్ను స్పష్టంగా సూచిస్తుంది అది జనరేటర్ అయితే అవుట్పుట్ ను సూచిస్తుంది కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ నేను మోటారులో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పుడు అది ఇన్పుట్ గురించి పరోక్షంగా మాట్లాడబోతోంది కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంతో DC మోటారు కాన్ఫిగరేషన్ను చూడటానికి ప్రయత్నిద్దాం సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటారుతో ప్రారంభిద్దాం కాబట్టి నేను DC ఫీల్డ్ వైండింగ్ కోసం ప్రత్యేక ఎగ్జైటేషన్ కలిగి ఉంటాను కాబట్టి ఇది నా ఆర్మేచర్ అవుతుంది నేను ఒక సప్లై వోల్టేజ్ కనెక్ట్ చేస్తున్నాను దీని విలువ Va బహుశా దీనిని పాజిటివ్ అనుకుందాము మరియు ఇది నెగిటివ్ కాబట్టి నేను కరెంటు ఈ దిశలో ప్రవహింప చేస్తున్నాను దీనిని Iaఅని అనుకుందాం మరియు ఫీల్డ్ ను విడిగా ఎగ్జైటేషన్ చేస్తున్నాము ఫీల్డ్ ను బహుశా వేరియబుల్ రెసిస్టెన్స్ అయిన ఫీల్డ్ రెసిస్టెన్స్ ద్వారా ఒక సపరేట్ సోర్సు కు కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇది Rexternal మరియు ఇది IF గా ఉంటుంది నేను ఇక్కడ నిజంగా కనెక్ట్ చేస్తున్నది Vf ప్రయోగశాలలోని అన్ని సంభావ్యతలలో నేను Vff మరియు Va లను దాదాపు ఒకే విలువతో కలిగి ఉండబోతున్నాను అది 220V లేక మరేదైనా కావచ్చు ఒక నియమం లాగా నేను ఫీల్డ్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ కలిగివుంటాను దీనివలన నాకు ఫీల్డ్ కరెంట్ ఒక ఆంపియర్ లేదా దాని కన్నా తక్కువ వస్తుంది కాబట్టి ప్రాథమికంగా Rf చాలా ఎక్కువ ఇప్పుడు నాకు VfRfRextIfఅవుతుంది సరేనా ఇప్పుడు నా ఆర్మేచర్ కరెంట్ దీని ద్వారా ప్రవహిస్తుంది అలాగే ఇప్పుడు DC మోటార్ షాప్ట్ కి లోడ్ జత చేయబడుతుంది కాబట్టి నాకు ఇక్కడ ఒక మెకానికల్ లోడ్ జతచేయబడి ఉన్నది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ మొదలవుతుంది ప్రొఫెసర్ కొన్ని కారణాల వల్ల నేను దానిని మరింత తగ్గించాలనుకుంటే నేను తగ్గించాలనుకుంటే కొన్ని కారణాల వల్ల కరెంట్ను మరింతగా తగ్గించాలని అనుకుంటే మనము స్పీడ్ కంట్రోల్ పద్ధతులను పరిశీలించవచ్చు అందులో DC మోటార్ యొక్క ఫీల్డ్ కరెంటు నియంత్రించాము If అనేది ఫ్లక్స్ కు అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి ఇది ఫ్లక్స్ కు అనులోమానుపాతంలో ఉంటుంది టార్క్ అనది Ø మరియు Ia ల లబ్దానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పుకున్నాం కాబట్టి పరోక్షంగా ఇది ఏదేని స్థిరాంకం మరియు If Ia లబ్దానికి దాదాపుగా సమానమవుతుంది ప్రొఫెసర్ మరియు విద్యార్థి మధ్య సంభాషణ ముగుస్తుంది కాబట్టినేను టార్క్ సర్దుబాటు చేయాలని అనుకుంటే సందర్భాన్ని బట్టి నా ఫీల్డ్ కరెంట్ లేదా ఆర్మేచర్ కరెంట్ సర్దుబాటు చేస్తాను కాబట్టి నేను టార్క్ ను నియంత్రించాలి అనుకున్నప్పుడు నా ఆర్మేచర్ కరెంట్ లేదా ఫీల్డ్ కరెంట్ సర్దుబాటు చేస్తాను ఇది మనకు అవసరమైన విలువ కలిగిన టార్క్ లేదా కరెంట్ లేదా స్పీడ్ కావలసి వచ్చినప్పుడు DC మోటార్ లో ఉపయోగించతగిన నియంత్రణ పద్ధతిని తెలియజేస్తుంది DC యంత్రానికి మనం రాసిన మరో సమీకరణం Eg అనేది Φ మరియు ω లబ్దానికి అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి నేను దీన్ని దాదాపుగా K రెట్లు If మరియు ω లబ్దానికి సమానంగా రాయగగలను ఇది నాకు ఓల్టేజ్ ను సర్దుబాటు చేయడం ద్వారా స్పీడ్ ను నియంత్రించవచ్చని పరోక్షంగా తెలియచేస్తుంది నిజానికి ఇది బ్యాక్ EMF సరఫరా ఓల్టేజ్ కాదు నేను ఇప్పుడు విద్యుత్ సమీకరణాలు రాయడానికి ప్రయత్నిస్తాను ఇవి ఇప్పటికే మనము తెలుసుకున్న సమీకరణాలు విద్యుత్ సమీకరణాలు రాయడానికి ప్రయత్నిస్తాను ఒక సమీకరణం ఇంతకు ముందే మనం రాశాము సరేనా ఇప్పుడు Va అనేది Ia రెట్లు Raకు సమానంగా ఉంటుందని చెప్పగలను అయితే నాకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా గా బ్యాక్ EMF ఉత్పన్నం అవుతుంది మరియు లెంజ్ లాLenz'a Law ప్రకారం బ్యాక్ EMF సరఫరా ఓల్టేజ్ ను వ్యతిరేకిస్తుంది కాబట్టి నేను ఇక్కడ పాజిటివ్ మరియు ఇక్కడ నెగిటివ్ కలిగిన బ్యాక్ EMF కలిగి ఉన్నాను ఇవి రెండు సిరీస్ లో లేవు ఇవి వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి Eb మరియు Va వ్యతిరేక దిశలో ఉంటాయి ప్రాథమికంగా ఆర్మేచర్ లోపల ఉన్న కండక్టర్ కు నేను వోల్టేజ్ సరఫరా చేసినట్లు ఊహించండి సరేనా నాకు సరఫరా వోల్టేజ్ ఉంది ఇది కరెంట్ సరఫరా చేస్తుంది నేను నియంత్రించనంతవరకు చాలా ఎక్కువ విలువ కలిగిన కరెంట్ ప్రసారం చేస్తుంది మరియు ఇది టార్క్ ఉత్పన్నం చేస్తుంది టార్క్ ఉత్పన్నం కావడం వలన మోటరు తిరగడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే ఇది తిరుగుతుందో అయస్కాంత క్షేత్రం లోపల ఉన్న అదే కండక్టర్ కూడా తిరుగుతుంది అందులో EMF ఉత్పన్నం అవుతుంది మరియు ఈ ఉత్పన్నమైన EMF ను బ్యాక్ EMF లేదా కౌంటర్ EMF అని పిలుస్తాము ఈ కౌంటర్ EMF సరఫరా వోల్టేజి పైన ఆధిపత్యం చూపించకూడదు ఒకవేళ ఆధిపత్యం చూస్తే యంత్రం యొక్క అన్ని చర్యలు నాశనం చేయబడతాయి ఇది కరెంట్ కలిగి ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈ వోల్టేజ్ సరఫరా చేస్తున్న వోల్టేజ్ కన్నా కొద్దిగా తక్కువ ఉండాలి కాబట్టి Eb మరియుVaల మధ్య తేడా IaRa వలన తగ్గిన విలువకు సమానంగా ఉంటే నాకుVaEbకి సమానం అవుతుంది నిజానికి సరఫరా ఓల్టేజ్ ను వ్యతిరేకించే ఒక వోల్టేజ్ సోర్స్ లాగా పనిచేస్తుంది కాబట్టి నాకు Va Eb IaRa అవుతుంది మరోవైపు నేను Eb Va − IaRa రాయగలను నేను దీన్ని మళ్లీ KIfω లేదా KØω అని రాయగలను మరియు ఇది Va − TeKRa కి సమానం అవుతుంది ఇది నాకు సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటారు యొక్క టార్క్ స్పీడ్ సంబంధాన్ని ఇస్తుంది కాబట్టి ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటారు యొక్క టార్క్ స్పీడ్ సంబంధాన్ని ప్రభావితం చేసే సమీకరణం కాబట్టి ఇది తప్పనిసరిగా మోటారుగా పనిచేసే యంత్రానికి ముఖ్యమైన సంబంధం ఇది బ్యాక్ EMF కాన్స్టెంట్ లేదా టార్క్ కాన్స్టెంట్ అదే K' కావున నేను ఒమేగా సమీకరణాన్ని ఇలా రాయగలను ധ VaK TeK2Ra కాబట్టి ఇది నాకు సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటారు యొక్క టార్క్ స్పీడ్ సంబంధాన్ని ఇస్తుంది ఒకవేళ నేను ఫ్లక్స్ విలువ ను స్థిరంగా ఉంచాలనుకుంటే ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటారు కాబట్టి స్వతంత్ర సోర్స్ నుంచి సరఫరా చేస్తున్న ఫీల్డ్ కరెంటు మీద నాకు పూర్తి నియంత్రణ ఉంటుంది ఒకవేళ నేను ఫ్లక్స్ లేదా ఫీల్డ్ కరెంటును రేటెడ్ విలువ దగ్గర ఉంచాను అనుకుంటే రేటెడ్ విలువ దగ్గర ఇది కాన్స్టెంట్ అవుతుంది మరియు ఇది కూడా కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి బహుశా వోల్టేజ్ లేదా టార్క్ ఇస్తే ఆర్మేచర్ రెసిస్టన్స్ ను సర్దుబాటు చేయడం ద్వారా నేను నాకు కావలసిన స్పీడ్ ను పొందగలను అని నేరుగా చెప్పగలను నేను మీకు చిన్న ఉదాహరణ చెబుతున్నాను ఒక DC మోటార్ మన ఎలివేటర్ ను నడుపుతున్న అనుకుందాం సరేనా మనలో ఐదుగురు అందులోకి వెళ్లారు అనుకుందాం అంటే మన టార్క్ విలువ కాన్స్టెంట్ మిషన్ ఉత్పత్తి చేయవలసిన టార్క్ దాదాపుగా కాన్స్టెంట్ కాబట్టి నేను ఆర్మేచర్ రెసిస్టన్స్ లేదా ఆర్మేచర్ సర్క్యూట్ నందు ఎక్స్టర్నల్ గా చేర్చిన రెసిస్టన్స్ సర్దుబాటు చేయడం ద్వారా మిషన్ ను నేను కావాలి అనుకున్న స్పీడ్ తో నడపగలను కాబట్టి నేను ఒకవేళ కావాలనుకుంటే ఆర్మేచర్ సర్క్యూట్ నందు దీనితో పాటుగా అన్ని వేళల ఒక రెసిస్టన్స్ చేర్చగలను ఒకవేళ ఆర్మేచర్ సర్క్యూట్ నందు రెసిస్టన్స్ చేర్చితే సమీకరణంలో రెసిస్టన్స్ RaRextగా మారుతుంది కాబట్టి ఆర్మేచర్ సర్క్యూట్ నందు రెసిస్టన్స్ చేర్చిన క్షణం నుంచి అదే మొత్తంలో టార్క్ ను అభివృద్ధి చేసేటప్పుడు నాకు స్పీడ్ లో వైవిధ్యం తెలుస్తుంది ఇది తెలియజేయునది ఏమనగా ప్రాథమికంగా నేను ఎక్స్టర్నల్ గా నా ఉన్న ఆర్మేచర్ రెసిస్టన్స్ సర్దుబాటు చేయడం ద్వారా స్పీడ్ ను సర్దుబాటు చేయగలను ఆర్మేచర్ యొక్క అంతర్గత రెసిస్టన్స్ ను మార్చలేము అది సెట్ చేయబడినది కాబట్టి స్పీడ్ ను తగ్గించడానికి ఎక్స్టర్నల్ రెసిస్టన్స్ ను కలుపుతాను ఇది సాధ్యము ఎందుకంటే ఇది ఇచ్చిన టార్క్ విలువ వద్ద వేగాన్ని మాత్రమే తగ్గిస్తుంది కాబట్టి ఇది ఆర్మేచర్ ఎక్స్టర్నల్ రెసిస్టన్స్ సర్దుబాటు చేయడం ద్వారా స్పీడ్ కంట్రోల్ సాధ్యమవుతుందని నాకు తెలియజేస్తుంది కాబట్టి మనం చెప్పుకునే స్పీడ్ కంట్రోల్ పద్ధతుల్లో ఇది ఒకటి మనం మాట్లాడుకుంటున్నసపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ నందు ఇది ఒక ముఖ్యమైన సంబంధము దీని ద్వారా మనము ఆర్మేచర్ రెసిస్టన్స్ సర్దుబాటు చేయడం ద్వారా ఇచ్చిన టార్క్ విలువ వద్ద స్పీడ్ ను సర్దుబాటు చేయగలుగుతాము యాదృచ్చికంగా కొన్ని మోటర్లు స్థిరమైన ఎగ్జైటేషన్ కలిగిన సపరేట్ లీ ఎగ్జైటెడ్ DC మోటార్ లాగా సపరేట్ ఎగ్జైటేషన్ కలిగి ఉండకపోవచ్చు బదులుగా అవి లోపల పర్మనెంట్ మాగ్నెట్ కలిగి ఉండవచ్చు అయస్కాంత పదార్థం కారణంగా నాకు ఇప్పటికే ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలతో ఒక చిన్న శాశ్వత అయస్కాంతం ఉంటే అది నాకు స్థిరమైన మొత్తంలో ఫ్లక్స్ ఇస్తుంది దీని వలన మోటరు స్థిరమైన ఎగ్జైటేషన్ తో సపరేట్ లీ ఎగ్జైటెడ్ DC మోటర్ వలె ప్రవర్తిస్తుంది ఈ సందర్భంలో If2Rfలాస్ ను విస్మరిస్తాను అక్కడ ఎటువంటి If2Rf లాసెస్ ఉండవు ఇది ప్రధాన ప్రయోజనం ప్రాథమికంగా నేను పర్మనెంట్ మాగ్నెట్ DC మోటార్ మరియు సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ లు రెండు కొద్దిపాటి తేడాతో దాదాపుగా సమానంగా ప్రవర్తిస్తాయి అని చెప్పగలను ఆ తేడా ఎగ్జైటేషన్ సర్దుబాటు సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ నందు నేను ఎగ్జైటేషన్ సర్దుబాటు చేయగలరు అదే పర్మనెంట్ మాగ్నెట్ DC మోటార్ నందు ఎగ్జైటేషన్ సర్దుబాటు చేయలేను కాబట్టి తర్వాత మనం చర్చించ బోయేది నేను వెంటనే చర్చను ప్రారంభించడం లేదు అయితే తర్వాత మనం చర్చించే విషయాలు షంట్ DC మోటార్ DC సిరీస్ మోటార్ మరియు మనము కాంపౌండ్ మోటర్ కూడా చూడబోతున్నాం కాబట్టి కాంపౌండ్ లో డిఫరెన్షియల్ మరియు క్యుములేటివ్ రెండు కూడా చూడబోతున్నాం తర్వాత మనము స్పీడ్ టార్క్ క్యారెక్టర్ స్టిక్స్ ఉత్పన్నం చేయబోతున్నాను ఈ మోటర్ లన్నిటికీ మనము స్పీడ్ టార్క్ క్యారెక్టర్స్టిక్స్ లేదా సంబంధాలను ఉత్పన్నం చేస్తాము